కాబట్టి ఈరోజు మనం త్రీఫేజ్ డబుల్ సర్క్యూట్ లైన్స్ యొక్క కెపాసిటన్స్ మొదలుపెడదాం కనుక ఇంతకుముందు చూసినట్లయితే ఇండక్టెన్స్ మరియు కెపాసిటెన్స్ విషయంలో లైన్స్ అనేవి పరస్పర మార్పిడి చెందినవిగా మనం అనుకున్నాం కాబట్టి ఇది మొదటి బదిలీ చక్రానికి ఆకృతీకరణఇది రెండవ బదిలీ చక్రానికి ఆకృతీకరణ మరియు ఇది వచ్చి మూడవ బదిలీ చక్రానికి సంబంధించిన చిత్రము కనుక విభాగం 1 విభాగం 2 మరియు విభాగం 3 ఈ అమరిక మనం ఇంతకు ముందే చూశాం అన్ని దూరాలను అనగా a b c లను ఇచ్చేశారు మరియు ఇవి అనగా a1 b1 c1 వచ్చి మొదట మార్పిడి చక్రం కి సంబంధించినవివిభాగం ఒకటి అంటే a b c మరియు మీ a1 b1 c1 మరియు మూడవ మార్పిడి చక్రం కి సంబంధించి a b c మరియు ఇది మీ a1 b1 c1 సరేనా కావున అన్ని దూరాలు ఇక్కడ గుర్తించబడ్డాయి తర్వాత కూడా నేను దూరాలను ఇచ్చాను అవి a నుంచి c1 కు వచ్చి d1 a నుంచి b1 కు వచ్చి d2 మీ b నుంచి a1 కు వచ్చి d3 మరియు b నుంచి b1 కు వచ్చి d4 మరియు a bb c ల దూరం కూడా సమానం సమరూపత పరంగా ఈ దూరం వచ్చి d మరియు d అనేది ఎక్కడైనా సమానం కనుక మూడు విభాగాలు త్రీఫేజ్ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్పోజ్ లైన్స్ ఇప్పుడు అన్ని దూరాలను మీకు అర్థమయ్యే విధంగా మొత్తం గుర్తించబడ్డాయి అవి యదార్ధంగా విభాగం 1 విభాగం 2 మరియు విభాగం 3 లకు d1d2 లుగా గుర్తించబడ్డాయి ఈ విషయాలన్నింటిలో సులభంగా మీకు అర్థమయ్యే విధంగా నేను గుర్తించాను అవి d1dac1d2 dab1 d3daa1 d4dbb1 మరియు d5 వచ్చి dac కి సమానం మరియు క్యాపిటల్ D dab dbc అదే విధముగా విభాగం 2 మరియు విభాగం 3 లకు దూరాలను గుర్తింపబడ్డాయి అవునా ఇప్పుడు ప్రతి ఫేజ్ కండక్టర్ దాని సమూహంలో మార్పిడి చెందుతుంది కాబట్టి ఆ సమూహంలో మాత్రమే ఈ కండక్టర్లు అన్నీ కూడా మార్పిడి చెందుతాయి సరేనా కనుక డబుల్ సర్క్యూట్ లైన్ కు గ్రౌండ్ మరియు కవచపు తీగల వైర్ల ప్రభావం నిర్లక్ష్యం చేయబడింది కావున ఈ విషయంలో పర్ ఫేజ్ కు సమానమైన కెపాసిటెన్స్ టు న్యూట్రల్ వచ్చి Can0 0242log DeqDs మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ మీకు సాధారణంగా log Drతెలుసు కానీ అక్కడ త్రీ ఫేజ్ డబుల్ సర్క్యూట్ లైన్ ఉంది కాబట్టి అది ప్రాథమికంగా log DeqDsమైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ అవుతుంది ఇది సమీకరణం 35 మరియు దీనిని ఇంతకు ముందు మనం చూశాం తరువాత మీరు DeqDs లెక్కించాలి అనగా మీరు Deqమరియు Dsఈ రెండింటినీ లెక్కించాలి కాబట్టి ఈ విషయంలో మొదట మీకు ఇంతకు ముందు తెలుసు మనం ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ విషయంలో ఇదే విధంగా చూశాము Deq Dab Dbc Dca 13 మరియు Ds వచ్చి దేనికి సమానం అంటే స్వయంగా GMDDsaDsbDsc13 ఈ సమీకరణము 36 గా గుర్తు పెట్టాను మరియు దీనిని 37 సరేనా ఇప్పుడు DabDab వచ్చి యదార్ధంగా dab dab1 da1bda1b మీకు నేను ఒకటి చూపిస్తున్నాను అదే మీ DabDab వచ్చి దేనికి సమానం అంటే a నుంచి b కు అనగా D అదేమీ Dab తర్వాత మీ ab1 కాబట్టి dab1 తర్వాత మీ da1b కావున da1b1da1b మరియు da1b దీనికి పవర్ 1 బై 4 ఎందువలన అంటే అక్కడ నాలుగు దూరాలు ఉన్నాయి కాబట్టి కనుక సమాంతర నుంచి అది దేనికి సమానం అంటే D d2 D d2 ½ అదేవిధంగా మీరు Dbc ను లెక్కించండి Dbc కూడా ఏమి వస్తుంది అంటే ½ abbc abbc సమాంతరం నుంచి అది సగం గా రాయవచ్చు కానీ ac వచ్చి Dab bccaca ఇది వచ్చి అచ్చం ca లాగే ca వచ్చి dcadca1 లాగా కేవలం ఈ నాలుగు కలయికలను తీసుకోండి సరేనా కాబట్టి dca1 dc1a1 మరియు dc1a ఈ ప్రసార చక్రం నుండి ఈ బొమ్మ నుండి మాత్రమే అది పవర్ 1 బై 4 అది యదార్థం గా వచ్చి ఏమి వస్తుంది అంటే d5 d1 d5 d1ఇది యదార్ధంగా 2 2 12 కనుక మీకు DabDbcDca వచ్చాయి ఇప్పుడు ఈ DabDbc మరియు Dca లను ఈ వ్యక్తీకరణలో ప్రతిక్షేపించండి అదే సమీకరణం 35 అలా మీరు చేసినట్లైతే Deq వచ్చి ఏమి వస్తుంది అంటే 12 12 ½ హోల్ టు ద పవర్ అవన్నీ కూడా పవర్ ఒకటి బై మూడోవంతు ఇంకా అది దేనికి సమానం అంటే D టు ద పవర్ వన్ థర్డ్ తర్వాత d2 టు ద పవర్ వన్ థర్డ్ ఆ తర్వాత d1 టు ద పవర్ 1 బై 6 మరియు d5 టు ద పవర్ 1 బై 6 కనుక ఇది యదార్థంగా సమీకరణం 38 అదేవిధంగా Dsa సమాంతరం నుంచి స్వయంగా తీసుకోండి r ఇన్ టు d3 ఎందువలన అంటే మీరు పిలిచే Dac వచ్చి r ఇన్ టూ d3 టు ద పవర్ 1 బై 2 Dsb వచ్చి r d4 టు ద పవర్ 1 బై 2 మరియు Dsc వచ్చి r d3 టు ద పవర్ 1 బై 2 సరేనా ఒక నిమిషం అలా ఉండండి కనుక మీరు సమాంతరం గా లెక్కించండి కనుక అది ఎందువలన అంటే మీరు ఒకవేళ 4 కలయికలు తీసుకున్నట్లయితే అవి r d3 ఇన్ టూ r d3 వచ్చిటు ద పవర్ 1 బై 4 చివరకు అది r d3 టు ద పవర్ 1 బై 2 Dsb వచ్చి r d2 టు ద పవర్ 1 బై 2 మరియు Dsc వచ్చి r d3 టు ద పవర్ 1 బై 2 కాబట్టి తరువాత ఒకసారి మీకు DsaDsb మరియు Dsc వచ్చినట్లయితే తరువాత మీ Ds వచ్చి 13 ఈ మూడు వ్యక్తీకరణలను ప్రతిక్షేపించండి మీరు అలా ప్రత్యామ్న్యాయం చేస్తే ఇది వచ్చి అనగా Ds 12 12 r d3 టు ద పవర్ 1 బై 3 కాబట్టి అది యదార్ధంగా ఏమి వస్తుంది అంటే r టు ద పవర్ 12 తరువాత d3 టు ద పవర్ 13 d4 టు ద పవర్ 16 ఇది సమీకరణం 39 కావున మీరు మార్పిడి చక్రం చూసినట్లయితే ఆ Deq మరియు Ds అనేవి విభాగం 2 మరియు విభాగం 3 లకు ఒకటే గా ఉంటాయి కండక్టర్ మాత్రమే దాని స్థానాన్ని మారుస్తుంది కానీ కాన్ఫిగరేషన్ అనేది ఒకటే అందువలన రెండు మరియు మూడు విషయము లో Deq మరియు Ds అనేవి ఒకటే గా ఉంటాయి కావున అందువలన Deq మరియు Ds లను సమీకరణం 34 లో ప్రత్యామ్న్యాయం చేస్తున్నాము కాబట్టి మీకు Can వచ్చి దేనికి సమానం అవుతుంది అంటే log0 0242 ఈ వ్యక్తీకరణను సరళీకృతం చేసిన తర్వాత అది ఎంత వస్తుంది అంటే మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ కనుక ఇదే సమీకరణం 40 0242logD13d213d116d516r12d313d416 కాబట్టి ఇది ప్రాథమికంగా వన్ ఫేజ్ టు న్యూట్రల్ అది ఒక సమతుల్య వ్యవస్థ కనుక b n CanCbn Ccn అన్ని విలువలు సంఖ్యాపరంగా ఉంటాయి మరియు ఈ వ్యక్తీకరణలో అన్ని విలువలు మీకు సమానంగా ఉంటాయి కావున ఇది 3 ఫేజ్ డబుల్ సర్క్యూట్ లైన్ కు లైన్ టు న్యూట్రల్ కెపాసిటెన్స్ఇది వ్యక్తీకరణ మీరు ఏది కూడా గుర్తించుకోనవసరం లేదు ఎందువలన అంటే ఇవన్నీ గుర్తించుకోవడం అసాధ్యం కానీ d d c d1 d2 అన్ని మీరు తీసుకున్న మార్గం మీరు వేరే విధంగా తీసుకోవచ్చు వేర్వేరు పరిభాష ఇక్కడ మీకు భిన్నంగా వస్తుందిమీరు ఏదైతే నామకరణం తీసుకున్నారో అది ఇక్కడ వస్తుంది కాబట్టి మీరు దానిని ఉత్పన్నం చేసుకోవడం మంచిది ఆపై ఈ కెపాసిటెన్స్ యొక్క విలువ ఏమిటో మీరు కనుగొంటారు ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే కెపాసిటెన్స్ పై భూమి యొక్క ప్రభావం కాబట్టి ఇది కెపాసిటెన్స్ పై భూమి ప్రభావం ఇక్కడ మీ భూమి ప్లేన్ వచ్చి సున్నాసంభావ్యతను కలిగి ఉందని అనుకుంటాము మరియు మీ దగ్గర కండక్టర్ వుంది అని అనుకుంటాము ఏకరీతి ఛార్జ్ ఏకరీతిలో పంపిణీ చేయబడుతుందిఇవి సానుకూల చార్జ్ అని అనుకోండి కాబట్టి ఇది భూమి ప్లేన్ సున్నా సంభావ్యత కలిగిన ఒకే ఒక కండక్టర్ మరియు దానిని మీరు ఉపయోగిస్తారు పరిచయం స్థాయి అంటే ఆ చిత్ర ఛార్జీలు కాబట్టి ఇమేజ్ ఛార్జీల పద్ధతికి భూమి యొక్క ఉనికి యొక్క ప్రభావం మీ పరిగణలో ఉంటుందిదీనిని పరిచయం చేసింది కెల్విన్ కావున చిత్రము 8 ఏమి చూపిస్తుంది అంటే ఒకే కండక్టర్ అనేది ఏకరీతి లో పంపిణీ చేయబడుతుంది అని మరియు ఎత్తు h అనగా సంపూర్ణంగా నిర్వహించే భూమి ప్లేన్ పైన అని అంటే కండక్టర్ అనేది భూమిపైన ఎత్తు h తో ఉంది అని మీరు భూమి యొక్క ప్రభావాన్ని చేర్చాలి ఎవరైనా ఏమి చేయగలరు అంటే దానిని ఇమేజ్ కండక్టర్ గా మార్చడం ఒకవేళ ఇది ఛార్జ్ q అనుకోండిమనం ఇంకొక ఇమేజ్ కండక్టర్ను తీసుకుంటాం అప్పుడు అది ప్లస్ ఛార్జ్ q అయితే అప్పుడు అది మైనస్ q అవుతుంది మరియు అది వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడకు h అయితే అది మీరు భూమి క్రింద ఉంది అనుకోండి మరియు అది కూడా ఎత్తు h అనుకోండి కావున ఇక్కడ నుంచి ఇక్కడకు మొత్తం ఎత్తు వచ్చి 2h సరేనా మరియు ఈ భావనను యదార్ధంగా మనకు కెల్విన్ పరిచయం చేశాడు కాబట్టి దీనిని మీ కండక్టర్ అనుకోండి దీనికి సానుకూలత ఛార్జ్ q కూలంబ్ అనుకోండి ఒకవేళ ఆ కండక్టర్ యొక్క సానుకూలత ఛార్జ్ q కూలంబ్ అయితే దానికి సమానంగా ప్రతికూల చార్జ్ మైనస్ q కూలంబ్ మీ పేరిట భూమిలో ప్రేరేపించబడుతుంది అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ మనం దానిని q కూలంబ్ అనుకున్నట్లయితే అది మైనస్ q అవుతుంది ఇంకొక విషయం ఏమిటంటే విద్యుత్ ప్రవాహము ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్లు సానుకూల చార్జ్ నుండి ఉద్భవిస్థాయి ఈ విషయం మీకు తెలుసు మరియు ప్రతికూల చార్జీల నుండి ముగుస్తాయి అందువలన ఇక్కడ ఇలా అనుకున్నాం ఎలా అనగా సానుకూల ఛార్జ్ నుండి ఉద్భవించడం మరియు ప్రతికూల ఛార్జ్ నుండి ముగియడం చిత్రం 8 అనగా ఒక భూమి ప్లేను మరియు ఒక కండక్టర్ యొక్క ఇమేజ్ చార్జ్ ఏమి చూపిస్తున్నాయి అంటే ఇమేజ్ కండక్టర్ ద్వారా భూమి భర్తీ చేయబడుతుంది అని మరియు అసలు కండక్టర్ క్రింద ఉంది అని కాబట్టి ప్లేను పైన ఉన్న విద్యుత్ క్షేత్రం ఒకటే నా ఉద్దేశం ఏమిటంటే మీరు ఎంత అయితే విద్యక్షేత్రం తీసుకుంటారో అది ఇక్కడ సమానం అనగా మీరు ఏదైనా 2 పాయింట్ల మధ్య సామర్థ్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తే అది సమానం ఇక్కడ యదార్థంగా మనం ఏమి అనుకుంటున్నాము అంటే అవి రెండూ సమానంగా ఉన్నాయని అందువలన నేను ఏమి చేశాను అంటే విద్యుత్ క్షేత్రం ప్లేన్ పైన సమానంగా ఉంది అని అనుకున్నాను ఇది ఎప్పుడు అనగా ఇమేజ్ కండక్టర్ బదులు భూమి ఉన్నప్పుడు అందువలన చిత్రము a మరియు చిత్రం b లో చూపించిన విధంగా భూమి పైన ఏదైనా 2 పాయింట్ల మధ్య వోల్టేజ్ సమానంగా ఉంటుంది కాబట్టి ఏవైనా రెండు బిందువుల మధ్య ఓల్టేజ్ అనేది ఎంత ఉన్నా కూడా 2 బిందువుల మధ్య వోల్టేజ్ సమానంగా ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఇమేజ్ కండక్టర్ ను పరిగణలోకి తీసుకొని కెపాసిటెన్స్పై భూమి ప్రభావం కనుగొనాలి కాబట్టి అటువంటి వాటిని పొందడానికి ఉదాహరణకు భూమి ప్రభావం పరిగణలోకి తీసుకుంటూ సింగిల్ ఫేజ్ లైన్ యొక్క కెపాసిటెన్స్ గమనించడం చేయాలి కాబట్టి ఇక్కడ మీకు మేము సింగిల్ ఫేజ్ చూపిస్తాము త్రీ ఫేజ్ ను మీకు వదిలేయడం జరిగింది అది మీరు చేయాలి కాబట్టి మనం సింగిల్ ఫేజ్ యొక్క వ్యాసార్థం r అనుకుంటున్నాం మరియు అక్కడ రెండు కండక్టర్లు ఉన్నట్టుగా అనుకుంటున్నాం ఇక్కడ ఛార్జ్ q1 అనేది q కి సమానం అయితే అప్పుడు సాధారణంగా q2 అనేది మైనస్ q అవుతుంది మరియు ఈ ఇమేజ్ ఛార్జీలు ఒకవేళ q1 q అయితే ఇక్కడ వచ్చి అవి మైనస్ q అవుతుంది కాబట్టి మనం ఏమి తీసుకుంటున్నామంటే ఇమేజ్ ఛార్జ్ లు q3 q1 q కాబట్టి దీనికి ఇదే ఇమేజ్ ఛార్జ్ అదేవిధంగా దీనికి ఇమేజ్ చార్జ్ వచ్చి ఇది అది భూమి ప్లేన్ ఇక్కడ అది q2 q అనగా ఇమేజ్ ఛార్జ్ వచ్చి ప్లస్ q అవుతుంది కనుక q4 q2 q కనుక ఈ రెండు కండక్టర్ ల మధ్య దూరం వచ్చి d అందువలన ఇమేజ్ కండక్టర్ల మధ్య దూరం కూడా d అవుతుంది అక్కడ భూమి నుంచి ఎత్తు వచ్చి h కాబట్టి ఈ వైపు కూడా h అవుతుంది మొత్తం మీద 2h అవుతుంది కాబట్టి మొదట మీరు కండక్టర్లు ఒకటి మరియు రెండు ల మధ్య సంభావ్య వ్యత్యాసం కనుగొనాలి మరియు మీరు సమీకరణం 5ను వర్తింపజేయాలి ఇంతకు ముందే మీకు సమీకరణం ఐదు ఇవ్వడం జరిగింది మీ కోసం నేను మళ్లీ ఒకసారి రాస్తున్నాను కాబట్టి ఇది మీ నాలుగు కండక్టర్ల కోసం రెండు కండక్టర్లు వచ్చి సింగిల్ ఫేజ్ కానీ 2 ఇమేజ్ కండక్టర్లు అక్కడ ఉన్నవి కావున మీరు నాలుగు కండక్టర్లను పరిగణలోకి తీసుకోవాలి మీరు సమీకరణం అయిదు ను వర్తింప చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే ఈ రెండు కండక్టర్ ల మధ్య వోల్టేజ్ వచ్చి V12 అవుతుంది దీనిని మీరు సమీకరణం అయిదు ను వర్తింపజేస్తూ రాయాలి మీరు ఒకవేళ వెనుకకు వెళ్ళినట్లయితే అనగా సమీకరణం ఐదు దగ్గరకు వెళ్ళినట్లయితే నన్ను చూడనియ్యండి నేను త్వరగా సమీకరణం 5న కనుకొంటాను ఒక్క నిమిషం అలా ఉండండి ఇది యదార్థంగా సమీకరణం ఐదు సాధారణంగా దాని సాధారణమైన సూత్రం వచ్చి Vki12π0 m వచ్చి దేనికి సమానం అనగా 1 నుంచి n వరకు qmln DimDkmవోల్ట్లు సరేనా కనుక ఇక్కడ రెండు ఇమేజ్ కండక్టర్ ల తో పాటు మొత్తం నాలుగు కండక్టర్లు ఉన్నాయి అందువలన n అనేది నాలుగు అవుతుంది మరియు మీరు k1 I2 అనగా V12 కనుగొనాలి కాబట్టి ఇక్కడ కూడా అదే 12π0m అనేది 1 నుంచి 4 కు సమానం మరియు అది ఇక్కడ k కు సమానం అనగా 1 కి సమానం మరియు I వచ్చి 2 కు సమానం అంటే k1 అది d1m అవుతుంది ఒకవేళ I అనేది 2 కి సమానం అయితే అది d2m అవుతుంది కావున సమీకరణం అయిదు ఎలా మారుతుంది అంటే 12π0m అనేది 1 నుంచి 4 కు సమానం qmln D2mD1mఇప్పుడు దీనిని మీరు విస్తీర్ణం చేయండి అలా మీరు విస్తీర్ణం చేస్తే అది ఇలా వస్తుంది V12 12π0q1ln D21D11 q2ln D22D12 q3ln D23D13 q4ln D24D14 ఇది సమీకరణం 41 ఇప్పుడు d11d22r కండక్టర్ యొక్క వ్యాసార్థం మరియు d12 అనేది దేనికి సమానం అంటే d12 d21d ఎందువలన అంటే r తో పోలిస్తే d అనేది పెద్దది అందువలన d12 d21 D ఇప్పుడు d23 మరియు d14 అనేవి సమానం d23 అనగా ఈ వికర్ణం మరియు d14 అనగా ఈ వికర్ణం ఇవి రెండూ కూడా సమానం మరియు ఇవి వచ్చి దేనికి సమానం అంటే అండర్ రూట్ d స్క్వేర్ మరియు ఇక్కడ ఇది 2h కాబట్టి అండర్ రూట్ d స్క్వేర్ ప్లస్ 2 h హోల్ స్క్వేర్ అనగా d24h2సరేనా అందువలన d23d14 4h2d2మరియు d13 d34 d13 2h వచ్చి దేనికి సమానం అంటే d24 2h అది d13 d24 2h కాబట్టి ఇక్కడ ప్రతిదీ నిర్వచించబడింది ఇక్కడ ప్రతిదీ అనగా q1q2 q3 q4 అన్నీ కూడా నిర్వచించబడ్డాయి అందువలన q1q q2 q q3 q మరియు q4 q కనుక ఇవన్నీ కూడా మీరు సమీకరణం 41 లో ప్రత్యామ్న్యాయం చేయండి మరియు వీటిని సరళీకృతం చేయండి కావున మీ V12 వచ్చి దేనికి సమానం అంటే మీరు ప్రతిక్షేపించిన తరువాత అది ఇలా వస్తుంది V1212π0qlndr qln rd qln 4h2D22h qln 2h4h2D2 కాబట్టి అందువలన V12 వచ్చి దేనికి సమానం అంటే 2π0 దీనిని సరళీకృతం చేసిన తర్వాత ఎలా వస్తుంది అంటే 2 qlndr2qln 2h4h2D2 అందువలన V12 వచ్చి దేనికి సమానం అంటే q0ln 2Dhr4h2D2 కాబట్టి ఈ రెండు అనేది కామన్ ఈ రెండు అనేది రద్దు అయిపోతుంది కనుక దీనికి lnln తీసుకుంటే అది ప్రాథమికంగా ln 2Dhr4h2D2అందువలన V12 q0ln Dr1D24h212 వోల్ట్ ఇది సమీకరణం 42 కనుక ఇది వోల్టేజ్ విషయం ఒకవేళ అక్కడ భూమి ప్రభావం లేకపోయినట్లయితే ఇంతకుముందు అది కేవలం Drకానీ ఇప్పుడు అది r ఇన్ టూ 1D24h212అంటే దానర్థం ఏమిటి అంటే ఈ కారకం అనేది r తో పెంచబడింది అని అర్థం అందువలన C12 qV12 వచ్చి దేనికి సమానం అంటే 0ln Dr1D24h212 ఫరాడ్ పర్ మీటర్ ఇది సమీకరణం 43 ఇప్పుడు దీనిని మీరు లాగ్ కు మార్చండి తర్వాత న్యాచురల్ లాగ్ బదులు C12 0 0121log Dr1D24h212 మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ ఇది సమీకరణం 44 ఇప్పుడు సమీకరణం 44 లో మనం ఏమి గమనించాము అంటే భూమి యొక్క ఉనికి r టు r ఇన్ టూ1D24h212 నిష్పత్తిని మారుస్తుంది అని ఇంతకు మునుపు మనం చూసినట్లయితే భూమి ప్రభావం అక్కడ లేదు అప్పుడు r మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ ఈ భూమితోపాటు ఒక కారకం అనగా 1D24h212పెంచబడుతుంది ఏది ఏమైనప్పటికీ D24h2పదం వచ్చి యదార్ధంగా చిన్నదిగా ఉంటుంది మరియు లైన్ కెపాసిటెన్స్ మీద భూమి ప్రభావం అనేది నిర్లక్ష్యం చేయవచ్చు D24h2ఈ పదం ఎందువలన అంటే కండక్టర్ అనేది d తో పోలిస్తే భూమిపైన ఉంది కాబట్టి d అనేది రెండు కండక్టర్ ల మధ్య అంతరం మరియు h అనేది భూమి నుంచి కండక్టర్ ఎత్తు కనుక D24h2అనేది చాలా చాలా చిన్నదిగా ఉంటుంది అందువలన దాని ప్రభావం అనేది నిర్లక్ష్యం చేయబడుతుంది ఇదంతా కూడా మీరు పిలవబడిన సింగిల్ ఫేజ్ లైన్ కు కాబట్టి త్రీ ఫేజ్ లైన్ కు మీరు ప్రయత్నించాలని నేను సూచిస్తున్నాను ఇప్పుడు ఉదాహరణకు రండి సరేనా కనుక ఇది aఇది చిత్రం 10త్రీ ఫేజ్ బండిల్ కండక్టర్స్ కావున ఈ చిత్రం 10 ఏమి చూపిస్తుంది అంటే పూర్తిగా మార్చబడిన 50 హెర్ట్జ్250 కిలో మీటర్ పొడవు త్రీ ఫేజ్ లైన్ కు వచ్చి ఫ్లాట్ సమాంతర అంతరం తో పాటు పక్కనే ఉన్న కండక్టర్ ల మధ్య 10 మీటర్ల దూరం చూపిస్తోంది ఒకవేళ వెలుపల వ్యాసార్థం వచ్చి 1 2 సెంటీమీటర్లు అనగా దీనినే సెంట్రల్ స్ట్రాండ్ గా పిలుస్తారు మరియు దాని చుట్టూ ఇంకొక ఆరు ఉన్నాయి కానీ ఇక్కడ వెలుపల వ్యాసార్థం ఇచ్చేశారు కాబట్టి r1 అనే ప్రశ్నే లేదు కనుక ఇవ్వబడిన వెలుపల వ్యాసార్థం వచ్చి 1 2 సెంటీమీటర్ల అయితే మరియు లైన్ వోల్టేజ్ వచ్చి 220 kV అయితే మీరు చార్జింగ్ కరెంట్ పర్ ఫేజ్ గుర్తించాలి మరియు మెగావార్ లో ఉన్నసరఫరా చేయబడిన లైన్ కెపాసిటెన్స్ రియాక్టివ్ శక్తి అంతా కూడా గుర్తించాలి ఎందువలన అంటే మీరు దానిని పరిగణలోకి తీసుకున్నపుడు మీకు లైన్ కెపాసిటెన్స్ ఛార్జింగ్ కెపాసిటెన్స్ తెలుసు ప్రాథమికంగా అది యదార్ధంగా రియాక్టివ్ శక్తి ని ఇంజెక్ట్ చేస్తుంది కనుక ప్రత్యేకంగా పొడవైన హై వోల్టేజ్ కల ట్రాన్స్మిషన్ లైన్ కు మీరు ఛార్జింగ్ కెపాసిటెన్స్ ను పరిగణ లోకి తీసుకోవాలి అంటే అది మీరు పిలవబడిన రియాక్టివ్ శక్తి ని ఇంజెక్ట్ చేస్తుంది కాబట్టి దాని అర్థం ఏమిటి అంటే లైన్ కెపాసిటెన్స్ సరఫరా చేయబడిన మెగావార్ లో ఉన్న రియాక్టివ్ శక్తి ని మొత్తం కనుగొనాలి కనుక ఈ విషయంలో ఈ కాన్ఫిగరేషన్ కు అవి బండిల్ కండక్టర్లు కానీ aa1 అనగా ప్రతి ఫేజ్ లో అలాంటి రెండు కండక్టర్ లు ఉంటాయి సరేనా aa1 bb1 cc1 కాబట్టి ఈ రెండిటి మధ్య దూరం వచ్చి 0 4 మీటర్లు ఇక్కడ కూడా అవి సమానంగా ఉంటాయి మరియు దూరం వచ్చి పది మీటర్లు కనుక అది అలా ఉంది మనం మొదట ఏమి చేయాలి అంటే అక్కడ వెలుపల వ్యాసార్థం ఇచ్చారు కాబట్టి అది ఇంతకుముందే ఇచ్చారు అది ఎంత అంటే 1 2 సెంటీమీటర్లు కనుక అది 0 012 మీటర్లు అవుతుంది సరేనా మరియు ఇది వచ్చి dd కూడా ఇచ్చారు అది వచ్చి దేనికి సమానం అంటే 0 4 మీటర్లుఈ రెండు మధ్య aa1 లేక bb1 లేక cc1 లకు d 0 4 మీటర్లు వెలుపల వ్యాసార్థం అనగా మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది నేరుగా 0 012 మీటర్లు ఇచ్చేశారు మరియు ఇప్పుడు మీరు Ds కనుగొనాలి కావున వెలుపల వ్యాసార్థం మనం r0 గా తీసుకుంటున్నాము కనుక Ds r0 ఇన్ టూ మీ రూట్ ఓవర్r0 d వాస్తవానికి మీరు Ds ఎంత అని కనుగొనడానికి ప్రయత్నించండి కాబట్టి ప్రాథమికంగా అది Dsr0d r0 d14 సరేనా 1బై 4 ప్రాథమికంగా అది daa ఇన్ టూ da1 తరువాత daa1 ఇన్ టూ మీ da1a కనుక అది ప్రాథమికంగా వచ్చి r0 d ఇన్ టు ద పవర్ 1బై 4 కావున అది మీ 12 అందువలన Ds r0 ఇది ఇన్ టూ 0 4 కాబట్టి అది 0 0693 మీటర్లు ఇప్పుడు Deq ని మనం dab dac dca13 గా ఇంతకు ముందు చూశాం కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ కు సమాంతరం నుంచి తీసుకున్నట్లయితే dab వచ్చి dbc అవుతుంది కానీ dca అనేది వేరు సరేనా కనుక dab అనేది దేనికి సమానం అంటే అన్ని అవకాశాలను తీసుకోండి అనగా dab ఆ దూరం dab ఇన్ టూ dab1 తరువాత da1b ఇన్ టూ da1b1 ఆ విధంగా అది మీ dab వచ్చి దేనికి సమానం అంటే కేంద్రానికి కేంద్రం నుంచి కేంద్రము కు మధ్య బిందువు ఇవ్వబడుతుంది అనగా ఈ రెండు కండక్టర్ల యొక్క మధ్య బిందువు ఈ రెండూ ఇచ్చేశారు అనగా దాని అర్థం ఏమిటి అంటే dab అనేది యదార్ధంగా వచ్చి 10 మీటర్లకు సమానం నా ఉద్దేశం ఏమిటి అంటే a నుంచి b కి 10 మీటర్లు అని అందువలన dab అనేది వచ్చి 10 మీటర్లకు సమానం మరియు dab1d a నుంచి b1 a నుంచి b కు 10 మీటర్లు మరియు b నుంచి b1 కు 0 అందువలన dab1 10 4 అదేవిధంగా మీరు da1b తీసుకున్నట్లయితే అది ఇక్కడ నుంచి ఇక్కడకు a1b అవుతుంది సరేనా కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి అనగా మీరు పిలువబడిన కేంద్రం నుంచి కేంద్రం కు వచ్చి పది మీటర్లు ఇది మీరు a1 నుంచి b1 వరకు కనుగొనాలి కాబట్టి ఇక్కడ నుంచి అది మధ్యస్తం కావున ఇది 0 2 మరియు ఇది 0 కనుక అది వచ్చి 10 0 6 మరియు మళ్లీ da1b1a1b1 వచ్చి అదే పది మీటర్లు కాబట్టి అది ఇన్ టూ 10 టు ద పవర్ 14 ఎందువల్ల అంటే అక్కడ నాలుగు దూరాలు ఉన్నాయి కాబట్టి కావున అది దేనికి సమానం అంటే 9 995 మీటర్లకు మరియు dbc dab 9 995 మీటర్లు అవునా అదేవిధంగా మీ dbcdab రెండూ కూడా సమానంసమాంతరం నుంచి a b నుంచి b c కు ఇప్పుడు మీరు లెక్కించండి అదేవిధంగా మీరు dca ను లెక్కించండి కనుక మీరు dca లెక్కించినట్లు అయితే అది వచ్చి dca ఇన్ టూ dca1dc1a ఇన్ టూ dc1a అదేవిధంగా అన్ని dca దూరాలను 20 గా కనుగొన్నాం ఈ చిత్రం నుంచి మీరు dca 20 మీటర్లుగా కనుగొన్నారు తర్వాత dca119 6 dc1a 20 4 మరియు dc1a1 20 టు ద పవర్ 1 బై 4 వచ్చి దేనికి సమానం అంటే 19 997 మీటర్లకు తరువాత మీరు Deq 9 995 లెక్కించండి ఇన్ టూ 9 995 ఇన్ టూ 19 997 టు ద పవర్ 1 బై 3 వచ్చి దేనికి సమానం అంటే 12 594 మీటర్లకు అదే Deq అవునా కానీ మీరు చూసినట్లయితే Deq కోసం సుమారు విలువలు త్వరగా లెక్కించబడతాయి ఇది ఖచ్చితమైన విలువకు చాలా దగ్గరగా ఉంటుంది మీరు ఈ విషయాన్ని విస్మరిస్తారని మేము అనుకుంటున్నాము ఈ 0 4 ను తీసే బదులు మరియు మీరు 10 తీసుకున్నారు అనుకోండి అప్పుడు 10 ఇన్ టూ 20 నా ఉద్దేశం ఏమిటంటే మీరు ఈ చిత్రం వైపు చూసినట్లయితే మీరు పది తీసుకున్నట్లయితే ఇది 10మరియు మీ 20 మధ్యలో మీరు తీసుకున్నట్లయితే మీరు ఏమి కనుగొంటారు అంటే 1020 1 బై మూడవ వంతు దేనికి సమానం అంటే 12 599 మీటర్లు మరియు ఇది వచ్చి మనకు యదార్ధంగా ఏమి వస్తుంది అంటే 12 ఇది వచ్చి మీకేం వచ్చింది అంటే 12 కనుక 599 మరియు 594 ఈ రెండింటి మధ్య పెద్ద తేడా లేదు అది సుమారుగా 12 6 మీటర్లు ఇది కూడా సుమారుగా 12 6 మీటర్లు ఏ తేడా లేదు కానీ తరగతి గది ప్రయోజనం లేదా సంఖ్యా ప్రయోజనం కోసం మీరు దీన్ని పరిష్కరించాలి కానీ పరిశోధన ప్రయోజనం కోసం మీరు దీన్ని తీసుకోవచ్చు కాబట్టి అది పెద్ద తేడా లేదు అనుకోండి కానీ అవి సుమారుగా ఒకటే లా ఉన్నాయని మీరు అనుకోవాలి ఏది ఏమైనప్పటికీ మీరు దానిని వర్తింప చేసినట్లయితే ఇప్పుడు సమీకరణం 34 Can వచ్చి 0 0242log DeqDs మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ మీరు Deq మరియు Dsల ను ఇక్కడ ప్రత్యామ్న్యాయం చేయండి ఇవన్నీ కలిపి మీకు Can 0 0107096 మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ వస్తుంది మరియు మీరు దానిని ఫరాడ్ లో రాస్తే 2 677 10 6 ఫరాడ్ అవుతుంది ఎందువలన అంటే మీ లైన్ యొక్క పొడవు వచ్చి 250 కిలోమీటర్లు కాబట్టి మనం లైన్ యొక్క పొడవు వచ్చి 250 కిలోమీటర్లు గా తీసుకున్నామని నేను అనుకుంటున్నాను కాబట్టి అది మీ మైక్రో ఫరాడ్ పర్ కిలోమీటర్ ఈ విలువను మీరు 250 తో పెంచాలి 677 10 6 ఫరాడ్ ఇప్పుడు ఛార్జింగ్ కరెంట్ I అనేది దేనికి సమానం అంటే jωCanVline to neutral ఓల్టేజ్ ఎందువలన అంటే మీరు Canఅనేది లైన్ టు న్యూట్రల్ కెపాసిటెన్స్ గా తీసుకుంటున్నారు కాబట్టి అది ఇంటూ VL వచ్చి లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్ గా నిలబడుతుంది మరియు j అనేది ఛార్జింగ్ కెపాసిటెన్స్ అది సాధారణంగా లీడింగ్ కరెంటును ఇంజెక్ట్ చేస్తుంది కాబట్టి అది jωCanVLN కనుక మాగ్నిట్యూడ్ ఆఫ్ I చార్జింగ్ వచ్చి దేనికి సమానం అంటే j ఇక్కడ ఉండదు ఎందువలన అంటే ఆ మాగ్నిట్యూడ్ వచ్చి CanVline to neutral కనుక V లైన్ టు న్యూట్రల్ అనగా Van అనేది సూచన ఫేజార్ అయితే అది వచ్చి Van కోణం 0 అందువలన V mod |VLN | వచ్చి దేనికి సమానం అంటే మాగ్నిట్యూడ్ Van 2203 కిలో వోల్ట్ సరేనా ఎందుకంటే మీకు కావలసింది లైన్ టు న్యూట్రల్ వోల్టేజ్ ఆ తరవాత మాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జింగ్ కరెంట్ అవునా మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జింగ్ కరెంట్ వచ్చి దేనికి సమానం అంటే 2ω 2πf2 6777 10 62203 కిలో ఆంపియర్ పర్ ఫేజ్అది I అనగా చార్జింగ్ కరెంటు వచ్చి 0 1068 కిలో ఆంపియర్ పర్ ఫేజ్ సరేనా ఇప్పుడు qc3 ఫేజ్ వచ్చి దేనికి సమానం అంటే cn Vline to lineవోల్టేజ్ స్క్వేర్ కనుక ప్రాథమికంగా అది వచ్చి V2 సాధారణంగా V2Xc Xc1c కాబట్టి ఇక్కడ కూడా అది దేనికి సమానం అంటే V లైన్ టు లైన్ స్క్వేర్ బై మీ X Xc Can సరేనా కనుక అది యదార్థంగా వచ్చి 1Can ఇది మీరు పిలవబడిన న్యూమరేటర్ దగ్గరికి వెళుతుంది కావున CanVLL2 ω2πf ప్రత్యామ్న్యాయం చేయండి మీ Can వచ్చి 2 67 10 6 మరియు VLL వచ్చి 2202MVAR అవుతుంది ఇది యదార్ధంగా 40 కాబట్టి ఇంత VAR అనేది ఇంజెక్ట్ చేయబడింది ధన్యవాదాలు